మనము ఇప్పుడు డిజిటల్ సర్క్యూట్లలో క్లోక్కింగ్ పై చర్చను ప్రారంభిస్తాము ఇప్పుడు రాబోయే కొద్ది వారాల్లో వాస్తవానికి మనము క్లాకింగ్ మరియు టైమింగ్ మరియు క్రాస్ టాక్ మరియు ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము ఈ రోజు మనం ఉపయోగించే ఏదైనా డిజిటల్ వ్యవస్థలలో గడియారం చాలా ముఖ్యమైన భాగం ఎందుకంటే మనం ఆచరణలో ఉపయోగించే దాని గురించి మనం మాట్లాడే సర్క్యూట్లు మరియు వ్యవస్థలు చాలావరకు మీకు తెలుసు కాబట్టి చిప్ లేదా సర్క్యూట్ లోపల చాలా సంఘటనలు జరుగుతున్నాయి మరియు ప్రతీది గడియారం ద్వారా నియంత్రించబడుతుంది గడియార సిగ్నల్ మొత్తం వ్యవస్థకు ఒక రకమైన సమకాలీకరణ మాస్టర్గా పనిచేస్తుంది గడియారం వేగంగా పని చేస్తే వేగంగా ఆపరేషన్ జరుపుతుంది కాబట్టి మనము గడియారం గురించి మాట్లాడేటప్పుడు మనం పరిగణించవలసిన అనేక సమస్యలు ఉన్నాయి అయితే క్లాక్ సిగ్నల్ అంటే ఏమిటి సర్క్యూట్ యొక్క ఆపరేషన్ వేగానికి సంబంధించిన వివిధ అంశాలు ఏమిటి గడియారానికి సంబంధించి మీరు నిర్వచించే వివిధ రకాల పారామితులు ఏమిటి ఈ రోజుల్లో చాలా సాధారణమైన అధిక పనితీరు సర్క్యూట్ల గురించి తరువాత చూద్దాం మనము వీలైనంత వేగంగా సర్క్యూట్ను నడపాలనుకుంటున్నాము అంటే సర్క్యూట్ యొక్క ఆలస్యం గడియార ఫ్రీక్వెన్సీని వీలైనంత వరకు పెంచవచ్చు వాస్తవానికి విద్యుత్ వినియోగం యొక్క కొన్ని ఇతర పరిమితుల గురించి మనం తరువాత మాట్లాడతాము కాబట్టి క్లాక్ డిజైన్ గురించి ఈ ఉపన్యాసంలో మన చర్చను ప్రారంభిస్తాము నేను చెప్పినట్లుగా క్లాకింగ్ అనేది డిజిటల్ వ్యవస్థలో సమకాలీకరణ వెనుక ఉన్న ప్రాథమిక భావన కాబట్టి ఏదైనా సీక్వెన్షియల్ సర్క్యూట్ తీసుకుంటే ఈ రోజుల్లో అన్ని సీక్వెన్షియల్ సర్క్యూట్లు సాధారణంగా సమకాలీకరించబడి ఉన్నాయి దీనికి విరుద్ధంగా మీరు అసమకాలిక వ్యవస్థను కూడా కలిగి ఉంటారు ఇవి రూపకల్పన మరియు నియంత్రణకు చాలా కష్టంగా ఉంటాయి అయినప్పటికీ అవి అధిక వేగాన్ని వాగ్దానం చేసినప్పటికీ అటువంటి సర్క్యూట్లు మరియు వ్యవస్థలను రూపొందించడానికి మరియు ధృవీకరించడానికి చాలా శ్రమ అవసరమవుతుంది కాబట్టి సింక్రోనస్ సర్క్యూట్ల పరంగా మనం మాట్లాడే దాదాపు అన్ని వ్యవస్థలు సమకాలీకరించిన పద్దతిలోనే ఉంటాయి అన్ని కార్యకలాపాలను నియంత్రించే గడియారం ఉంది కాబట్టి క్లాకింగ్ సంబంధిత పారామితులు చాలా ముఖ్యమైనవి వాటి గురించి మనం మాట్లాడతాము వక్రీకరణ మరియు జిట్టర్skew jitter ఇంకా అనేక డిలే పరిమితులు ఉన్నాయి వీటి గురించి మనం మాట్లాడుకుందాము ఇవి కొన్ని రకాల గరిష్ట పరిమితులు మరియు కనిష్ట పరిమితులు వీటిని సెటప్ మరియు హోల్డ్ టైమ్స్ అంటారు మరియు ఈ వక్రీకరణ మరియు జిటర్ కలిగించే దృగ్విషయాన్ని ప్రభావితం చేసే కొన్ని కారకాల గురించి మనం మాట్లాడుకుందాము కాబట్టి నేను దీని గురించే మాట్లాడాను ఈ రోజు ఉపయోగించిన చాలా చిప్స్ సమకాలీకరించబడ్డాయి అంటే రిఫరెన్స్ గడియారం ఉంది సాధారణంగా చాలా వ్యవస్థలలో ఒకే గడియారం ఉంటుంది ఒకే బాహ్య మూలం నుండి ఉత్పత్తి అయ్యే బహుళ గడియార దశలు ఉండవచ్చు కాబట్టి చిప్ యొక్క అన్ని అంతర్గత కార్యకలాపాలు అవి సాధారణంగా బయటి నుండి వర్తించే గడియారానికి సంబంధించి సమకాలీకరించబడతాయి కాబట్టి గడియార సిగ్నల్ నిల్వ మూలకాలను ఫ్లిప్ ఫ్లాప్ లను సమకాలీకరించడానికి ఉపయోగించబడుతుంది D ఫ్లిప్ ఫ్లాప్ ఉందని అనుకుందాం అది D ఇన్పుట్ మరియు Q అవుట్పుట్ కలిగి ఉంది మరియు క్లాక్ ఇన్పుట్ ఉంటుంది ఇది గడియారం కాబట్టి ఇక్కడ నేను D కి వర్తించేది గడియారంతో సమకాలీకరణలో ఫ్లిప్ ఫ్లాప్ లోపల నిల్వ చేయబడుతుంది కాబట్టి నేను క్లాక్ సిగ్నల్ అని చెప్పినప్పుడు ఐడియల్ గడియార సిగ్నల్ ఇలా ఉంటుంది ఇది ఆవర్తన సిగ్నల్ ను పొందుతుంది అది నిర్దిష్ట కాల వ్యవధిలో పైకి క్రిందికి వెళ్తుంది కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ రకాన్ని బట్టి ఈ ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ సిగ్నల్ 0 నుండి 1 కి వెళ్ళినప్పుడల్లా లేదా క్లాక్ సిగ్నల్ 1 నుండి 0 కి వెళ్ళినప్పుడల్లా గడియారం పెరుగుతున్న అంచు వద్ద సక్రియం చేయవచ్చు కాబట్టి ఇది ప్రతికూల అంచుగా ఉన్నప్పుడు దీనిని సూచించడానికి మనము సాధారణంగా క్లాక్ సిగ్నల్ క్లాక్ ఇన్పుట్ వద్ద బబుల్ ఉపయోగిస్తాము వీటిని సాధారణంగా ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అంటారు ఇప్పుడు దీనికి విరుద్ధంగా ఈ గడియారం యొక్క అంచుల ద్వారా ఈ నిల్వ నియంత్రించబడని ఒక గొళ్ళెం కలిగి ఉండవచ్చు అయితే గడియారం పైకి ఉన్నంత వరకు ఈ ఫ్లిప్ ఫ్లాప్ లేదా గొళ్ళెం తెరిచి ఉంటుంది నిల్వ చేయబడుతుంది మరియు చివరి విలువ గడియారం తగ్గిన తరువాత అది చివరకు నిల్వ చేయబడే విలువ అవుతుంది మనము మాట్లాడిన తదుపరి విషయం పైప్లైనింగ్ ఈ రోజు మనం ఉపయోగించే చాలా వ్యవస్థలు పైప్లైన్ చేయబడ్డాయి వివిధ రకాల పైప్లైన్ వ్యవస్థలు లేదా పైప్లైన్ ప్రాసెసర్లు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు ఒక సాధారణ ఇన్స్ట్రక్షన్ పైప్లైనింగ్లో ఈ రోజు మనం మాట్లాడే అన్ని ప్రాసెసర్లు మనము సెకనుకు అమలు చేసిన సూచనల సంఖ్యను మెరుగుపరచడానికి అంతర్గతంగా పైప్లైనింగ్ను ఉపయోగిస్తాయి ఇది నిర్గమాంశను మెరుగుపరుస్తుంది మరియు అగ్రెసివ్ పైప్లైనింగ్ అధిక ఫ్రీక్వెన్సీ కార్యకలాపాలకు దారితీస్తుంది నేను దీనిని వివరించడానికి ప్రయత్నిస్తాను కానీ పైప్లైన్ ఎలా ఉంటుంది పైప్లైన్ ఇలా కనిపిస్తుంది ఇది రెండు దశల పైప్లైన్కు ఉదాహరణ ఈ బ్లాక్ షేడెడ్ ప్రాంతాలు రెండు దశలు మరియు మధ్యలో కొన్ని రిజిస్టర్ల నిల్వ అంశాలు ఉన్నాయి అవి గడియారం ద్వారా నియంత్రించబడతాయి మరియు ఇది నాలుగు దశల పైప్లైన్ కాబట్టి పైప్లైన్ వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఏమిటి ఈ ఉదాహరణ యొక్క సాధారణ సహాయంతో వివరించడానికి ప్రయత్నిస్తాను నేను కొంత గణనను కలిగి ఉన్నానని అనుకుందాం దానిని S అని పిలుద్దాం కాబట్టి నేను అవుట్పుట్ పొందేందుకు ఇన్పుట్ I పంపుతాను ఒక సమితి డేటాను ప్రాసెస్ చేయడానికి తీసుకున్న సమయం T అని అనుకుందాం కాబట్టి n డేటా వస్తువులకు మొత్తం సమయం ఏమిటి దీనిని టైమ్ ఎన్ అని పిలుద్దాం దీనిని T తో గుణించాలి ఇప్పుడు నేను ఏమి చేస్తున్నాను నేను చెప్పేది ఏమిటంటే ఈ ఒకే దశకు బదులుగా నేను ఈ గణనను చిన్న దశలుగా విభజిస్తాను కాబట్టి నాలుగు ఉదాహరణగా తీసుకుందాం కాబట్టి నేను వాటిని S1 S2 S3 మరియు S4 అని పిలుస్తాను కాబట్టి ఇన్పుట్ వస్తోంది S1 యొక్క అవుట్పుట్ S2 యొక్క ఇన్పుట్కు వెళుతుంది S2 యొక్క అవుట్పుట్ S3 యొక్క ఇన్పుట్కు వెళుతుంది మరియు మొదలైనవి కాబట్టి ఆలోచన ఈ మొత్తం గణనలను అనుసరిస్తుంది నేను నాలుగు భాగాలుగా విభజించినట్లు ఉన్నాను నేను వాటిని S1 S2 S3 మరియు S4 అని పిలిచాను నేను హార్డ్వేర్ను నాలుగు రేట్లు పెంచినట్లు కాదు కానీ నేను దానిని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాను ఇవి సమయం పరంగా సుమారు సమాన సంక్లిష్టత ఇప్పుడు డేటా ఐటెమ్ పరంగా ఇన్పుట్ డేటా ఒకటి రెండు మూడు నాలుగు వస్తోంది అని అనుకుందాం కాబట్టి ఇది ఇలా పనిచేస్తుంది ఇవి సమయ దశలు ఒక దశ పూర్తి కావడానికి తీసుకున్న సమయం అనుకుందాం దీనిని చిన్న t అని పిలుద్దాం కాబట్టి t 2t 3t వగైరా ఏమి జరుగుతుంది మొదట ఈ దశలను S1 S2 S3 మరియు S4 లను అనుకుందాం కాబట్టి ఆలోచన ఇలా ఉంటుంది ఈ S1 డేటా సెట్ 1 పై పనిచేయడం ప్రారంభిస్తుంది అది పూర్తయిన తర్వాత అది S2 కి వెళుతుంది మరియు అది పూర్తయిన తర్వాత అది S3 కి వెళుతుంది అది పూర్తయిన తర్వాత S4 కి వెళుతుంది ఇప్పుడు ఈ S1 S1 యొక్క అవుట్పుట్ S2 యొక్క ఇన్పుట్కు వెళ్ళినప్పుడు పైప్లైనింగ్ యొక్క ఆలోచన నేను S1 లో రెండవ ఇన్పుట్ గణనను ప్రారంభించాలనుకుంటున్నాను అదే ఓవర్ ల్యాప్ ఫ్యాషన్లో అదేవిధంగా ఇది S3 కి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ 2 ను ప్రారంభించాలనుకుంటున్నాను మరియు 3 ఇక్కడ ప్రారంభించాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా ఇది అతివ్యాప్తి పద్ధతిలో కొనసాగుతుంది ఈ విధంగా ఇది కొనసాగుతుంది నాలుగు సార్లు దశల తర్వాత మొదటి అవుట్పుట్ ఉత్పత్తి అవుతుందని మీరు చూస్తారు మరియు ప్రతి దశల్లో ఒక అవుట్పుట్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి n డేటా ఐటెమ్ల కోసం మీరు ఇలాంటి లెక్కను కలిగి ఉండవచ్చు మొత్తం సమయం ఇక్కడ దశల సంఖ్య 4 మైనస్ 1 పైప్లైన్ నింపడానికి మరియు డేటా సంఖ్యను తీసుకోవడానికి తీసుకున్న సమయం ఇది ఎందుకంటే ఈ ప్రారంభ సమయమైన 3 తరువాత నాకు ఒక క్లోక్ పల్స్ t గణించినంత ఔట్పుట్ వస్తుంది కాబట్టి ఇది సుమారు n ప్లస్ 3n3 కూడినంత ఈ nT చూడండి ఇది n × 4 t కి సమానంగా ఉంటుందని మీరు చెప్పగలరు కాబట్టి నేను అదే సమయంలో 4 రెట్లు వేగవంతం చేయగలుగుతున్నానని మీరు చూడవచ్చు కాబట్టి ఇది దశల సంఖ్యకు సమానమైన సుమారు 4 వేగాన్ని సూచిస్తుంది అయితే ఈ దశలను వేరుచేయడానికి మనకు దశల మధ్య రిజిస్టర్ దశలు అవసరం ఇది గడియారం ద్వారా ఫీడ్ అవుతుంది ఇది క్లాక్ సిగ్నల్ అవుతుంది పైప్లైనింగ్ వెనుక ఇది ఒక ప్రాథమిక ఆలోచన మరియు ఈ రోజు మనం చూసే దాదాపు అన్ని వ్యవస్థలు అంతర్గత పైప్లైన్ నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి ఎందుకంటే సమర్థత పరిగణనలు మీకు నిర్గమాంశ పెరుగుదల లభిస్తుంది కాబట్టి ఇది ప్రాథమిక ఆలోచన కాంబినేషన్ సర్క్యూట్లు మరియు వాటి మధ్య కొన్ని రిజిస్టర్లు లేదా నిల్వ అంశాలు ఉన్నాయని మనకు చాలా S1 S2 S3 S4 వంటి బ్లాక్స్ ఉన్నాయని మీరు చూడవచ్చు పైప్లైనింగ్ వెనుక ఇది ఒక ప్రాథమిక ఆలోచన కాబట్టి ఇది మనము తరువాత చూడబోయే ఉదాహరణలను అభినందించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మన దగ్గర ఏమున్నాయో తరువాత చూద్దాం మధ్యలో కొన్ని కాంబినేషన్ సర్క్యూట్తో మనకు రెండు నిల్వ అంశాలు ఉన్నాయి కాబట్టి అత్యల్ప స్థాయిలో మధ్యలో చిన్న కాంబినేషన్ సర్క్యూట్తో రెండు ఫ్లిప్ ఫ్లాప్లు ఉంటాయి కాబట్టి మీరు ఆ చిన్న సర్క్యూట్ను విశ్లేషించగలిగితే పైప్లైన్ రకమైన నిర్మాణాన్ని కూడా మీరు విశ్లేషించవచ్చు ఇది ప్రాథమికంగా చాలా సారూప్య నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మరొక సమస్య గురించి కూడా మాట్లాడదాం ఇది ప్రాసెసర్ పనితీరుకు సంబంధించినది కాబట్టి ఇక్కడ మనము ఒక CPU గురించి మాట్లాడుతున్నాము ఇది ప్రాసెసర్ సూచనలను అమలు చేస్తుంది సరే ఇలాంటి రకమైన చర్చ ఇతర రకాల డిజిటల్ సర్క్యూట్లకు కూడా వర్తిస్తుంది కాని మనము ఇక్కడ ప్రాసెసర్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇక్కడ మొత్తం అమలు సమయం ఎంత అంటే సూచనల సంఖ్య ప్రతి సూచనలను అమలు చేయడానికి అవసరమైన క్లోక్ సైకిల్స్ దీనిని క్లోక్ సైకిల్ టైం X క్లోక్ పీరియడ్ అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ మూడు విషయాలను గణించి ఉంటే మీరు ప్రోగ్రామ్ కోసం మొత్తం అమలు సమయాన్ని పొందుతారు ఇప్పుడు నేను ప్రాసెసర్ను వేగంగా చేయాలనుకుంటే అంటే నేను అమలు సమయాన్ని తగ్గించాలనుకుంటున్నాను కాబట్టి నేను దీన్ని ఎలా చేయగలను నేను దీన్ని మూడు రకాలుగా చేయగలను నేను సూచనల సంఖ్యను తగ్గించగలను ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ను సవరించడం ద్వారా మనము చేయగలము ఉదాహరణకు నాకు గుణకారం సూచనలు లేని కంప్యూటర్ ఉందని అనుకుందాం కాబట్టి గుణించటానికి నేను అనేక సూచనలను ఉపయోగించాల్సి ఉంటుంది గుణకారం ఉన్న క్రొత్త బోధనా సమూహానికి నేను వెళితే సూచనల సంఖ్య తక్కువగా ఉంటుంది IC ని తగ్గించడానికి ఇది ఒక మార్గం ప్రతి బోధనకు చక్రాలను తగ్గించండి ఇక్కడ మనం మెరుగైన పైప్లైన్ను కలిగి ఉండవచ్చు పైప్లైన్ దశల యొక్క లోతైన పైప్లైన్ పెరుగుదల సంఖ్య ప్రాసెసింగ్ను అతివ్యాప్తి చెందుతుంది బోధనకు అవసరమైన చక్రాల సంఖ్య తగ్గుతుంది వాస్తవానికి మీరు సమయ వ్యవధి గడియార కాలం లేదా CCT తగ్గించడం గురించి మాట్లాడేటప్పుడు మీరు లాజిక్ డిజైన్ ఎలా చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇది ప్రధానంగా మా చర్చా అంశం అవుతుంది మరియు వాస్తవానికి ఫాబ్రికేషన్ టెక్నాలజీపై మెరుగైన సాంకేతికత వేగవంతమైన సర్క్యూట్ అని అర్ధం ఇది వేగవంతమైన గడియారం అని అర్ధం కానీ సాంకేతికత కొన్నిసార్లు డిజైనర్ నియంత్రణలో ఉండదు డిజైనర్ లాజిక్ డిజైన్తో గేట్లతో ఫ్లిప్ ఫ్లాప్లతో ఆడవచ్చు మరియు లోపాలు లేకుండా సర్క్యూట్ వేగంగా నడిచే మార్గాలను కనుగొనవచ్చు మీరు చూడాలనుకుంటున్నది అదే కాబట్టి మా ప్రాధమిక దృష్టి క్లాకింగ్ సమస్యలపై ఉంటుంది ప్రత్యేకంగా సిసిటి యొక్క మూడవది తగ్గింపు కాబట్టి మీరు దీన్ని ఎలా చేయవచ్చు నేను ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి మాట్లాడాను మీరు ఇక్కడ చేస్తున్న కొన్ని వ్యాఖ్యానాలు ఈ విషయాన్ని తరువాత మరింత వివరంగా వివరిస్తాయి మొదటిది ఈ రోజు మనం ఉపయోగించే సర్క్యూట్లలో ఎక్కువ భాగం అంచు ప్రేరేపిత ఆపరేషన్ ఆధారంగా ఉన్నాయి అంటే గడియారం తక్కువ నుండి అధిక పాజిటివ్ అంచు ప్రేరేపించబడినప్పుడు లేదా అధిక నుండి తక్కువ నెగిటివ్ అంచు ట్రిగ్గర్ అయినప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ ప్రేరేపించబడుతుంది T సమయం లో ఉండవలసిన డేటా తరువాతి ఫ్లిప్ ప్లాప్ వద్ద T T సమయానికి చేరాలి T అనేది గడియార కాలం పర్యవసాన సెటప్ అని పిలువబడేది ఒకటి ఉంది దీనిని మనం తరువాత చూద్దాం ప్రస్తుతానికి దీనిని విస్మరించండి కాబట్టి మనం చెప్పేది ఏమిటంటే టి ప్లస్ టి కి ముందు డేటా తదుపరి ఫ్లిప్ ఫ్లాప్ వన్ సెటప్ సమయానికి రావాలి ఇక్కడ మనం మళ్ళీ ఆ పైప్లైన్ రకమైన ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మీరు ఈ రకమైన నిర్మాణానికి కట్టుబడి ఉంటారు ఇక్కడ నాకు కంబినేషనల్ సర్క్యూట్ ఉంది నాకు రిజిస్టర్ ఉంది Ri అని అనుకుందాము నాకు మరొక రిజిస్టర్ ఉంది Ri ప్లస్ 1 అని అనుకుందాము కాబట్టి దీని అవుట్పుట్ వీటిలో ఇన్పుట్ అవుతుంది అవుట్పుట్ దీని ఇన్పుట్కు వెళుతుంది మరియు నాకు క్లాక్ సిగ్నల్ ఉంది అది క్లాక్ రిజిస్టర్తో పాటు ఈ రిజిస్టర్ మరియు T అనేది గడియారం యొక్క కాల వ్యవధి కాబట్టి మనం చెబుతున్నది అదే ఇక్కడ నిలిచియున్న ఏ డేటా అయినా ఈ సమయం చిన్నది అని అనుకుందాము కాబట్టి ఇది సిద్ధంగా ఉండాలి ఈ రిజిస్టర్లు అన్నీ సానుకూల అంచు ప్రేరేపితమని అనుకుందాం కాబట్టి ముందు దశ వచ్చే ముందు ఈ డేటా తదుపరి ఫ్లిప్ ఫ్లాప్లో సిద్ధంగా ఉండాలి తద్వారా సరైన అవుట్పుట్ నిల్వ చేయబడుతుంది కాబట్టి ఇది మూలధన సమయం T వాస్తవానికి సెటప్ సమయంలో ఏదో ఉంది నేను తరువాత మాట్లాడతాను ఇది నిల్వ మూలకాల యొక్క లక్షణాలు కాబట్టి సెటప్ సమయం అని పిలువబడే ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి గడియార కాలానికి సంబంధించి సదుపాయం అని మీరు చెప్పవచ్చు ఇది మనము తరువాత చూద్దాం కాసేపటి తరువాత కాబట్టి ప్రాథమికంగా గడియార సంబంధాలు ఇలా ఉంటాయి ప్రతి ఇన్పుట్ ఫ్లిప్ ఫ్లాప్ నుండి కాంబినేషన్ బ్లాక్ యొక్క ప్రతి అవుట్పుట్ ఫ్లిప్ ఫ్లాప్కు మధ్య ఆలస్యం అంటే పైప్లైన్ సర్క్యూట్ కోసం ఒక దశ యొక్క అవుట్పుట్ రిజిస్టర్కు ఇన్పుట్ రిజిస్టర్ T కంటే తక్కువగా ఉండాలి సెటప్ను విస్మరిస్తు మీరు సెటప్ కలిగి ఉంటే T కొద్దిగా తక్కువ అవుతుంది కాబట్టి ఇది మనం తరువాత చూద్దాం T ఎందుకు కొద్దిగా తక్కువగా మారుతోంది మరియు గడియారం యొక్క మరొక ముఖ్యమైన లక్షణం దీనిని కూడా మనం తరువాత చూద్దాం చాలా ఫ్లిప్ ఫ్లాప్లు ఉంటే సర్క్యూట్లో నమోదు చేయబడతాయి కాబట్టి మీరు కోరుకుంటున్నది ఏమిటంటే సిగ్నల్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్లను ఒకే సమయంలో చేరుకోవాలి కాబట్టి దీనిని నిర్ధారించలేకపోతే సరైన కార్యకలాపాలను రాజీ పడ వచ్చు కాబట్టి క్లాక్ సర్క్యూట్ కోసం ఇది చాలా ముఖ్యమైన డిజైన్ పరామితి నేను క్లాక్ సిగ్నల్కు ఫీడ్ ఇవ్వాలనుకున్నప్పుడల్లా అవన్నీ దాదాపు ఒకే సమయంలో చేరుకోవాలి ఇది మనము తరువాత చర్చించాల్సిన విషయం ఇప్పుడే కాదు కాబట్టి గడియార సిగ్నల్ సమయం T నుండి ప్రారంభమవుతుంది t ప్లస్ క్యాపిటల్ T అనేది కాల వ్యవధి t ప్లస్ 2T కాబట్టి మీకు ఒక దశ ఉంది ఇది ఒక కంబినేషనల్ సర్క్యూట్ అయిన ఒక దశను పరిశీలిద్దాం దానికి ముందు రిజిస్టర్తో ఆ తర్వాత నమోదు చేసుకోండి ఈ గడియారం వస్తుంది మరియు ఈసారి T తగినంత పెద్దదిగా ఉండాలి తద్వారా కాంబినేషన్ సర్క్యూట్ యొక్క వ్యవధి యొక్క హీన సందర్భం ఏమైనా గణన పూర్తి కావాలి తద్వారా తదుపరి అంచు ఇక్కడకు వచ్చినప్పుడు సరైన అవుట్పుట్ ఇక్కడ నిల్వ చేయబడాలి కాబట్టి ఇది మాత్రమే నిర్ధారిస్తే పైప్లైనింగ్ సరిగ్గా పని చేయాలి 1వ దశ యొక్క అవుట్పుట్ 2 వ దశ కి 2వ దశ అవుట్పుట్ 3వ దశ కి వెళ్ళాలి ఎందుకంటే తదుపరి డేటా కూడా సమాంతరంగా వస్తోంది కాబట్టి డేటా 1వ దశ నుండి 2 వ దశకు వెళుతుంది కాబట్టి డేటా 2వ దశ లోకి వస్తుంది కాబట్టి సమకాలీకరణ లేదా డేటా యొక్క లాక్ స్టెప్ కదలిక ఉండాలి గడియారం మరియు ఆలస్యం ఖచ్చితంగా సమకాలీకరించబడకపోతే సమస్య అవుతుంది 2 వ దశ గణనను పూర్తి చేయడానికి తగిన సమయం ఇవ్వకపోతే తప్పు అవుట్పుట్ అవుట్పుట్ రిజిస్టర్లో నిల్వ చేయబడుతుంది మనము చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మొదట వక్రీకరణ మరియు జిట్టర్skew jitter చూద్దాం ఇవి గడియార పంపిణీకి సంబంధించిన రెండు పారామితులు కాబట్టి గడియారం పంపిణీ అంటే ఏమిటి గడియార పంపిణీ అర్థం నాకు ఒక చిప్ ఉందని అనుకుందాము నేను సాధారణంగా చెప్పినట్లుగా మనము అవుట్పుట్ నుండి గడియారం యొక్క ఒక మూలాన్ని వర్తింపజేస్తాము మరియు లోపల కొన్ని సర్క్యూట్రీ ఉంటుంది ఈ క్లాక్ సిగ్నల్ మీ చిప్ లోపల అనేక ప్రదేశాలకు వెళ్ళడానికి అనుమతించబడుతుంది అక్కడకు వెళ్ళడానికి మీకు క్లాక్ సిగ్నల్ అవసరం కాబట్టి ఈ గడియార సంకేతాలు ఇక్కడకు వెళ్లాలి ఇది ఇక్కడకు వెళ్లాలి ఇక్కడకు వెళ్లాలి ఈ అన్ని పాయింట్లకు కాబట్టి ఈ క్లాక్ నెట్వర్క్ అనుసరించాల్సిన లేదా నిర్ధారించాల్సిన ఒక లక్షణం ఇది ఇంకొక విషయం ఏమిటంటే క్లాక్ సిగ్నల్ అన్ని ఎల్ పాయింట్లను ఒకే సమయంలో చేరుకోవాలని నేను చెప్పినట్లు ఎందుకంటే ఇది నిర్ధారించబడకపోతే గణనలో కొంత లోపం ఉండవచ్చు ఈ పంపిణీ సమస్యకు సంబంధించిన ఈ రెండు పరిభాషలు వక్రీకరణ మరియు జిట్టర్skew jitter చూద్దాం మరియు అవి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూద్దాం కాబట్టి గడియారం సాధారణ రిఫరెన్స్ సిగ్నల్ను అందిస్తుంది అని నేను చెప్పినట్లుగా ఇది చిప్ అంతటా పంపిణీ చేయబడవచ్చు ఎందుకంటే ఇది చిప్ అంతటా అన్నింటికీ పంపిణీ చేయబడుతుంది క్లాక్ నెట్ యొక్క మొత్తం పొడవు చాలా పెద్దదిగా ఉంటుందిమరియు ఇది చాలా సిగ్నల్ యొక్క భౌతిక వ్యక్తీకరణలుకు దారితీస్తుంది ఈ కారణంగా వివిధ రకాల సమస్యలు తలెత్తవచ్చు ఎలాంటి సమస్యలు మొదటిది వక్రీకరణ గడియారపు నెట్వర్క్లోని ఏదైనా ఆకు నోడ్ల మధ్య గరిష్ట ఆలస్యం భిన్నంగా ఉంటుంది దీని అర్థం ఏమిటి ఇది క్లాక్ నెట్వర్క్ గడియారం ఇక్కడకు వస్తోంది ఇది ప్రతిచోటా చేరుకోవాలి ఇది పాయింట్ x అని అనుకుందాము ఇది పాయింట్ y అని అనుకుందాము కాబట్టి ఏమి జరుగుతుందంటే ఒక పాయింట్ x లో క్లాక్ సిగ్నల్ ఇలా ఉండవచ్చు కాబట్టి గడియారం y లో చేరినప్పుడు వేర్వేరు మార్గాల్లో ఆలస్యం వ్యత్యాసం ఉన్నందున గడియారం కొంత మొత్తంలో ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు అది ఎలాంటిదంటే ఈ ఆలస్యం మార్గంలో అదనపు ఆలస్యం మీద ఆధారపడి ఉంటుంది మరియు దీనిని వక్రంగా పిలుస్తారు ఆలస్యం యొక్క వ్యత్యాసం నేను గడియారాన్ని అందిస్తున్నపుడల్లా జరుగుతుంది అది గడియార నెట్వర్క్ యొక్క ఆకుల వేర్వేరు ముగింపు బిందువులకు చేరుకుంటుంది దీనిని skew అని పిలుస్తారు అదేవిధంగా మీరు జిటర్ కలిగి ఉంటారు ఇక్కడ నేను x మరియు y రెండింటినీ కాకుండా ఒక నిర్దిష్ట బిందువును చూస్తున్నానని అనుకుందాము కాబట్టి మీరు చూడగలిగేది ఇలాంటిది గడియారం వస్తున్న చోట నాకు పాయింట్ x ఉందని అనుకుందాము మొదటి గడియారం T ఆలస్యం తర్వాత వస్తోందని నేను కనుగొన్నాను రెండవ గడియారం 0 9T ఆలస్యంగా వస్తోంది మూడవ గడియారం సిగ్నల్ 1 1T ఆలస్యం తర్వాత వస్తుంది కాబట్టి ఒకే ఆకు నోడ్ యొక్క కాల వ్యవధి వరుస గడియారపు పుల్సులు వస్తున్నాయి అవన్నీ T T T T కాలంతో రావాలి కాని గడియారపు పల్స్ లు అంతటా గడియారాలలో ఆలస్యం యొక్క తేడా ఉంది దీనినే జిట్టర్ అని అంటారు జిట్టర్ అనేది ఒకే ఆకు నోడ్ కోసం గడియార చక్రంలో ఒక వైవిధ్యం మరియు వక్రీకరణ ఒకటి కంటే ఎక్కువ ఆకు నోడ్లలో ఉంటుంది ఆలస్యంలో వైవిధ్యం ఉండవచ్చు గడియారాలు వివిధ సమయాల్లో కనిపిస్తాయి ఇవి రెండు ముఖ్యమైనవి మరియు వాటిని సరిగ్గా నిర్వహించకపోతే సర్క్యూట్ సరైన మార్గంలో పనిచేయకపోవచ్చు కాబట్టి చూద్దాం నేను మాట్లాడినట్లుగా వక్రీకరణ మరియు జిట్టర్ skew jitter రేఖాచిత్రంగా కనపడతాయి కాబట్టి ఇది క్లాక్ సిగ్నల్ ఇక్కడ నిలువుగా పెరుగుతూ నిలువుగా పడిపోవడం నెమ్మదిగా పెరుగుదల మరియు నెమ్మదిగా పతనం చూపిస్తుంది ఇవి గడియార సంకేతాల యొక్క సాధారణ ఆకారాలు ఎందుకంటే పరిమిత పెరుగుదల సమయం మరియు పరిమిత పతనం సమయం ఉంటుంది ఎందుకంటే రెసిస్టివ్ మరియు కెపాసిటివ్ ప్రభావం వలన కాలం ఇంకా T గా ఉంది కానీ అంచులు ఆలస్యం అవుతున్నాయి కాబట్టి గడియారం ఇక్కడకు వచ్చి ఉండాలి కాని కొన్ని అదనపు ఆలస్యం కారణంగా గడియారం కొంత ఆలస్యం తర్వాత చేరుకుంటుంది దీనిని skew అంటారు కానీ ఈ వక్రీకరణ ఆలస్యం అన్ని వరుస పల్సులకు సమానంగా ఉంటుంది కానీ చాలా ఆలస్యం అయిన తరువాత మొదటి అంచు వస్తోందని జిట్టర్ చెపుతుంది రెండవది ఇంకొకటి ఆలస్యం అయిన తరువాత వస్తోంది దీనిని జిట్టర్ అని పిలుస్తారు ఎందుకంటే గడియారం అంచులు T ఆలస్యం తో వస్తాయి ఇక్కడ టి ప్లస్ జిట్టర్ మరియు జిట్టర్ యాదృచ్ఛికంగా మారవచ్చు జిట్టర్ అంటే ఇదే ఇప్పుడు సెటప్ అని పిలువబడేదాన్ని మరియు నిల్వ అంశాలకు సంబంధించిన హోల్డ్ సమయాన్ని చూద్దాం కాబట్టి మనం చూస్తున్నది ఏమిటంటే ఇలాంటి సర్క్యూట్ ఉంది అనుకుందాము మళ్ళీ నేను చెపుతున్నాను పైప్లైన్ను ఉదాహరణగా తీసుకుంటే రిజిస్టర్ దశలు ఉన్నాయి మరియు కాంబినేషన్ సర్క్యూట్లు ఉన్నాయి కాబట్టి ఈ రెండు గడియార సిగ్నల్కు విడిగా పేరు పెట్టండి నేను దీన్ని డ్రైవింగ్ గడియారం అని పిలుస్తున్నాను ఇది స్వీకరించే గడియారం మరియు ఇది టి లాజిక్ ఇది ఈ లాజిక్ సర్క్యూట్ లేదా స్టేజ్ ద్వారా ఆలస్యం కాబట్టి డ్రైవింగ్ గడియారం యొక్క పెరుగుతున్న అంచు వద్ద లాజిక్ మూల్యాంకనం ఎందుకు ప్రారంభమవుతుంది ఎందుకంటే డ్రైవింగ్ గడియారం యొక్క పెరుగుతున్న అంచుని పొందినప్పుడు మునుపటి దశ నుండి వస్తున్న ఇన్పుట్ ఏమైనా ఈ రిజిస్టర్లో నిల్వ చేయబడుతుంది మరియు ఈ లాజిక్ దశ నుండి దాని లెక్కలు లేదా గణన ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో లాజిక్ మూల్యాంకనం ప్రారంభమవుతుంది కాబట్టి సరైన ఆపరేషన్ కోసం లాజిక్ సిగ్నల్ లేదా లాజిక్ సర్క్యూట్రీ లేదా అది ఫ్లిప్ ఫ్లాప్కు చేరుకునే ముందు మూల్యాంకనాలను పూర్తి చేయాలి మరియు స్వీకరించే గడియారాల తదుపరి దశ వస్తుంది నేను చెప్పేది ఏమిటంటే టి లాజిక్ యొక్క ఆలస్యం ఉంది మరియు ఈ లాజిక్ సర్క్యూట్ దాని గణనను పూర్తి చేసినప్పుడు అది తప్పక అందుకోవాలి ఈ దశకు చేరుకోవాలి ఆపై ఈ గడియారం మాత్రమే రావాలి లేకపోతే కొంత తప్పు విలువ నిల్వ చేయబడవచ్చు ఇప్పుడు మనం చెప్పేది వారు సెటప్ సమయం అని పిలుస్తారు కాబట్టి ప్రతి ఫ్లిప్ ఫ్లాప్లో కొంత ఆలస్యం ఉంటుంది గడియార సిగ్నల్ రావడానికి సంబంధించి ఆలస్యం ఇన్పుట్ డేటా వెంటనే ఫ్లిప్ ఫ్లాప్లో నిల్వ చేయబడదు ఆ తర్వాత డేటా నిల్వ అయ్యే ఆలస్యం ఉంటుంది మరియు ఇన్పుట్ డేటాను కనీస సమయం వరకు స్థిరంగా ఉంచాలి అది సరిగ్గా నిల్వ చేయబడుతుంది లేకపోతే తప్పు డేటా నిల్వ చేయబడవచ్చు ఇది సెటప్ సమయం అని పిలువబడుతుంది కాబట్టి సెటప్ సమయం ఏమిటో నిర్వచించబడింది ఫ్లిప్ ఫ్లాప్ ద్వారా సంగ్రహించబడటానికి ముందు సిగ్నల్ స్థిరంగా ఉండటానికి ఇది కనీస సమయం మరియు మీరు సెటప్ సమయాన్ని లెక్కించేటప్పుడు మీరు డ్రైవ్ గడియారం స్వీకరించే గడియారం మధ్య ఈ వక్రీకరణ మరియు జిటర్skew jitter కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇది మనం నెమ్మదిగా చూద్దాం కాబట్టి ఈ టైమింగ్ రేఖాచిత్రాన్ని మళ్ళీ చూడండి ఇది డ్రైవ్ గడియారం ఇది స్వీకరించే గడియారం కాబట్టి మనం చెబుతున్నది అదే ఇది లాజిక్ యొక్క ఆలస్యం ఈ దశ యొక్క గరిష్ట వరస్ట్ కేసు డిలే కాబట్టి ఈ అంచు నుండి డ్రైవ్ గడియారం 0 నుండి 1 వరకు వెళ్ళినప్పుడు ఈ దశ లెక్కించటం ప్రారంభిస్తుంది ఈ లాజిక్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్లో డేటా అందుబాటులో ఉన్నప్పుడు టి లాజిక్ మొత్తం సమయం తీసుకుంటుందని అనుకుందాం ఆ తరువాత నేను ఈ టి సెటప్ మొత్తానికి ఈ విలువను స్థిరంగా ఉంచాలి లేకుంటే అది ఇక్కడ సరిగ్గా నిల్వ చేయబడదు కాబట్టి లాజిక్ సర్క్యూట్ డేటాను లెక్కించడానికి అవసరమైన గరిష్ట సమయం కోసం మీరు తప్పక వేచి ఉండాలి తరువాత మీరు టి సెటప్ యొక్క కనీస సమయం కోసం వేచి ఉండాలి ఇది ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క సెటప్ సమయం అప్పుడు మాత్రమే మనము స్వీకరించే గడియారాన్ని అనువర్తించాలి స్వీకరించే గడియారపు అంచు దీనికి ముందు రాకూడదు దీనికి ముందు వస్తే పొరపాటు జరుగ వచ్చు మనం వక్రీకరణ మరియు జిట్టర్skew jitter పరిగణనలోకి తీసుకుంటే ఈ సమయం మరింత పొడిగించబడుతుంది ఎందుకంటే వక్రీకరణ మరియు జిట్టర్ ఉంటే గడియారంలో కొన్ని అదనపు జాప్యాలు ఉండవచ్చు కాబట్టి గడియారం స్వీకరించడం ఆలస్యం కావచ్చు కాబట్టి మీ సమయ అవసరం ఏమిటి మీ మొత్తం కాల వ్యవధి లాజిక్ సర్క్యూట్ యొక్క వరస్ట్ కేసు డిలే కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి అంటే పైప్లైన్ యొక్క దశ మరియు ఫ్లిప్ ఫ్లాప్ స్వీకరించే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఈ సెట్ సమయం ప్లస్ గరిష్ట క్లాక్ skew మరియు ప్లస్ గరిష్ట జిట్టర్ కాబట్టి మీరు వాటిని అన్నింటినీ కలుపుకోండి మీ కాల వ్యవధి వాటి కంటే కనీసం ఎక్కువగా ఉండాలి ఎందుకంటే ఏవైనా వైవిధ్యాలు ఉండవచ్చు మరియు కనీస సెటప్ అవసరం ఏదైనా ఉంటే మీరు ఎక్కువ సమయం ఇవ్వాలి లేకపోతే స్వీకరించే ఫ్లిప్ ఫ్లాప్ సరైన డేటా నిల్వ చేయకపోవచ్చు అంతేనా కాబట్టి ఇదే విధంగా మీరు మినిమం ఆలస్యం అడ్డంకి అని పిలువబడే మరొక అడ్డంకిని కలిగి ఉండవచ్చు సెటప్ సమయం ఏమిటి సెటప్ సమయం మీకు ఇన్పుట్లో ఫ్లిప్ ఫ్లాప్ డేటా వస్తోందని చెప్తుంది గడియారం వచ్చే ముందు మీ ఇన్పుట్ డేటా కనీస సమయం కోసం నిల్వ చేయబడాలి ఇది కనీస సమయం సెటప్ సమయం ఇప్పుడు హోల్డ్ టైం ఇలా చెపుతుంది గడియారం అంచు వచ్చిన తర్వాత మీరు మరికొంత సమయం వేచి ఉండాలి ఈ నిల్వ మూలకం వారి అవుట్పుట్ సిగ్నల్ను కనీస కాలానికి పట్టుకోవలసి ఉంటుందని చెపుతుంది కాబట్టి మీరు దీన్ని చేయకపోతే ఈ క్రింది లాజిక్ బ్లాక్ అదే రకమైన దృష్టాంతం డ్రైవింగ్ గడియారం స్వీకరించే గడియారం వంటివి మనము దీనితో వివరిస్తాము కాబట్టి ఈ హోల్డ్ టైమ్స్ యొక్క నిర్వచనం ఇది కాబట్టి జరగవలసింది ఏమిటంటే సిగ్నల్ చాలా వేగంగా లాజిక్ సర్క్యూట్ ద్వారా వెళ్ళకూడదు మరియు అదే చక్రం యొక్క స్వీకరించే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క పెరుగుతున్న అంచు ద్వారా పట్టుబడదు ఇది ఏదో ఈ ఉదాహరణను మళ్ళీ వివరించనివ్వండి ఈ ఉదాహరణ తీసుకోండి నా వద్ద ఈ డ్రైవింగ్ గడియారం ఉంది డ్రైవింగ్ గడియారం T సమయం లో వస్తుంది కాబట్టి సమయ అవసరాలు ఏమిటి డ్రైవింగ్ గడియారాలువచ్చిన తరువాత మీరు హోల్డ్ సమయం లో గడియారం రాకముందే మీరు తప్పనిసరిగా ఇన్పుట్ డేటాను స్థిరంగా ఉంచాల్సిన సమయం ఇది నేను ఈ విధంగా వివరిస్తాను నాకు ఇలాంటి గడియారం ఉన్నందున ఇది క్లాక్ ఎడ్జ్ ఇది క్లాక్ ఎడ్జ్ అని ఇక్కడ వివరించబడింది కాబట్టి డేటా వస్తున్నప్పుడల్లా నేను చెప్తున్నాను కాబట్టి ఇది సమయం గడియారం అంచు వస్తోంది నేను ఏమి చెప్తున్నాను ఇది నా సెటప్ సమయం కావడానికి ముందే నేను నా డేటాను స్థిరంగా ఉంచాలి మరియు అంచు వచ్చిన తర్వాత నా పట్టు సమయం అయిన కనీస సమయం కోసం నేను మళ్ళీ వేచి ఉండాలి ఈ రెండు సార్లు నేను తప్పక అందించాలి అప్పుడు నా ఫ్లిప్ ఫ్లాప్ ఆపరేషన్ మాత్రమే నమ్మకంగా సరైనదని హామీ ఇవ్వబడుతుంది కాబట్టి అంచుకు ముందు కొంత కనీస సమయం అంచు తర్వాత కొంత కనీస సమయం ఇవి సెటప్ మరియు హోల్డ్ టైమ్స్ ఈ రేఖాచిత్రంలో మనము పట్టు సమయాన్ని వివరించాము అంచు వచ్చిన తరువాత కనీసం టి హోల్డ్ సమయం అందించాలి మరియు ఆ తరువాత మాత్రమే లాజిక్ లెక్కలు చేయాలి కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే డ్రైవర్ గడియారం అంతకు ముందు వచ్చినప్పుడల్లా లాజిక్ ఆపరేషన్ వెంటనే లెక్కించడం ప్రారంభిస్తుందని మనము అనుకున్నాము కానీ ఇప్పుడు మనము కాదు అని చెప్తున్నాము గడియారం వచ్చిన వెంటనే కాదు ఈ లాజిక్ ఆపరేషన్లు ప్రారంభించడానికి అనుమతించబడటానికి ముందే మరొక సారి టి హోల్డ్ కోసం వేచి చూద్దాం ఎందుకంటే అవుట్పుట్ స్థిరీకరించడానికి ఆ సమయం అవసరం కాబట్టి గడియారం వచ్చినప్పుడల్లా టి హోల్డ్ అవసరమయ్యే సమయం అయితే ఈ టి లాజిక్ మాత్రమే వస్తుంది ఇది టి లాజిక్ ఆలస్యం ఆపై మీరు ఈ వక్రీకరణ మరియు జిటర్ skew jitter గురించి జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి టి లాజిక్ ప్లస్ టి హోల్డ్ మొత్తం సమయం టి లాజిక్ ఈ లాజిక్ యొక్క ఆలస్యం మరియు టి హోల్డ్ అనేది మనము గణనను ప్రారంభించడానికి ముందు వేచి ఉండవలసిన కనీస సమయం ఈ రెండు కలిసి తీసుకున్న సమయం ఈ సమయం కంటే ఎక్కువగా ఉండాలి ఇది నిర్ధారించబడకపోతే ఈ సర్క్యూట్ యొక్క ఈ ఆపరేషన్ విఫలం కావచ్చు ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడిన ఏవైనా వక్రీకరణ మరియు జిట్టర్skew jitter యొక్క పరిమాణాత్మక అభిప్రాయాలను పరిశీలిద్దాం సంతృప్తి చెందాల్సిన కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఒక్కొక్కటిగా చూద్దాం మళ్ళీ మనము ఒకే రకమైన దృష్టాంతాన్ని పరిశీలిస్తాము రెండు రిజిస్టర్ దశలు ఉన్నాయి మరియు మధ్యలో ఒక లాజిక్ సర్క్యూట్ ఉంది ఇది లాజిక్ ఇది నిల్వ మూలకం R1 ఇది మరొక నిల్వ మూలకం R2 కాబట్టి ఇవి ఇలా కనెక్ట్ అయ్యాయి కాబట్టి గడియారాలు ఈ గడియారాలు ఒకే గడియారం కానీ నేను వాటిని విడిగా చూపిస్తున్నాను ఎందుకంటే వాటి మధ్య కొంత వక్రీకరణ మరియు గందరగోళంskew jitter ఉండవచ్చు కాబట్టి వక్రీకరణ మరియు జిట్టర్ వలన గడియారం ఒకటి మరియు గడియారం రెండు మధ్య కొంత ఆలస్యం ఉండవచ్చు కాబట్టి మనకు ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మనము ఇప్పుడు వక్రీకరణ జిట్టర్ సెటప్ మరియు హోల్డ్ సమయాలను చూస్తున్నాము సర్క్యూట్ యొక్క సరైన ఆపరేషన్ కోసం సంతృప్తి చెందాల్సిన కొన్ని అడ్డంకులు ఉన్నాయి అడ్డంకులను మరోసారి సంగ్రహంగా తెలియజేద్దాం కాబట్టి మొదటి అడ్డంకి ఇలా ఉంటుంది ఇది చెప్పే గరిష్ట ఆలస్యం అడ్డంకి మొత్తం లాజిక్ సర్క్యూట్ ఆలస్యం సెటప్ సమయం ఆలస్యం గురించి మనము మీకు చెప్పాము అప్పుడు మీరు స్వీకరించే గడియారం యొక్క ఈ వక్రీకరణ మరియు అవాంతరాలనుskew jitter జాగ్రత్తగా చూసుకోండి మీ కాల వ్యవధి కనీసం సమానంగా కంటే దీనికి ఎక్కువగా ఉండాలి ఇప్పుడు లాజిక్ మరియు సెటప్ కలిపి ఉంటే టి లాజిక్ ప్లస్ సెటప్ అని పిలవండి మీరు కలిసి ఉంటే వక్రీకరణ జిట్టర్ దీనిని skew plus jitter అని పిలుస్తారు అవి T కి సమానంగా ఉండాలి ఇది ఒక అడ్డంకి సెటప్ సమయం ఏమిటి మళ్ళీ నేను గడియారం ముందు పునరావృతం చేస్తున్నాను మీరు ఎంత సమయం వేచి ఉండాలి మీరు అంత వరకు డేటాను పంపించాలి మరియు స్థిరంగా ఉంచాలి కాబట్టి ఇక్కడ మీరు ఇలాంటి దృష్టాంతం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ లాజిక్ సర్క్యూట్ తదుపరి దశలో డేటాను ఫీడ్ చేస్తోంది తద్వారా సెటప్ సమయం ఇప్పుడు R2 కి వర్తిస్తుంది డేటా ఇక్కడకు వస్తున్నప్పుడు ఇక్కడ గడియారం రాకముందే డేటా కనీస సమయం టి సెటప్ కోసం స్థిరంగా ఉంచాలి అదేవిధంగా R1 కోసం ఈ దశకు ముందు డేటా వచ్చినప్పుడు ఇక్కడ కంపోనెంట్ టి సెటప్ ఉంటుంది కాబట్టి లాజిక్ ప్లస్ టి సెటప్ ప్లస్ వక్రీకరణ మరియు జిటర్ skew jitter ఇది మొత్తం T సమయం లో చేయాలి ఇది మొదటి అడ్డంకి కాబట్టి దీనితో మీరు వక్రీకరణ మరియు జిట్టర్తో గరిష్ట ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ 1 అవుతుందని చెప్పవచ్చు ఇది కనీస ఆలస్యం అవుతుంది కాబట్టి మీరు ఈ 1 యొక్క పరస్పర సంబంధాన్ని తీసుకుంటే ఈ సర్క్యూట్తో పనిచేయగల గరిష్ట పౌన పున్యం ఇది అవుతుంది సిద్ధాంతపరంగా ప్రస్తుతానికి మీరు ఈ వక్రీకరణను మరియు జిటర్skew jitter విస్మరిస్తే గరిష్ట పౌన పున్యం కేవలం లాజిక్ మరియు సెటప్ టైమ్స్ ఈ 1 ను టి లాజిక్ సెటప్ సమయం ద్వారా గా ఉండేది కాబట్టి ఇప్పుడు మీరు ఎంత పౌన పున్యాన్ని కోల్పోతున్నారు మనం ఇప్పుడు మన డిజైన్ కోణం నుండి చూస్తున్నాం నేను ఒక సర్క్యూట్ రూపకల్పన చేసిన డిజైనర్గా చూడండి నా సర్క్యూట్ వీలైనంత వేగంగా నడవాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నా సర్క్యూట్ యొక్క వేగం గరిష్ట గడియార పౌన పున్యాన్ని ఎలా కొలుస్తాను కాబట్టి సిద్ధాంతపరంగా బాగా ప్రారంభంలో నేను వక్రీకరణ మరియు జిట్టర్ skew jitter గురించి ఆలోచించలేదు కాబట్టి గడియారం వస్తోందని మరియు చాలా మంచి మార్గంలో పంపిణీ చేయబడుతుందని ఊహిస్తే నా గరిష్ట పౌన పున్యం ఎక్కడ ఉండాలో నేను అంచనా వేశాను కానీ నా సర్క్యూట్ను రూపకల్పన చేసిన తరువాత వక్రీకరణ మరియు జిటర్ కారణంగా నేను ఆ గరిష్ట పౌన పున్యం వరకు వెళ్ళలేనని నేను కనుగొన్నాను ఎందుకంటే నేను వక్రీకరణ మరియు జిట్టర్ కారణంగా అలా చేస్తే కొన్ని దశలు డేటాను సరిగ్గా నిల్వ చేయకపోవచ్చు కాబట్టి నేను గడియారాన్ని కొంచెం ఆలస్యం చేయాలి కాబట్టి వాస్తవ పౌన పున్యాన్ని కొద్దిగా తగ్గించాలి నేను చెల్లించే మూల్యం అది కాబట్టి ఇక్కడ వక్రీకరణ మరియు జిట్టర్skew jitter లేనప్పుడు నాకు ఇది ఉంది మీరు ఏదో ఒక ఫ్రీక్వెన్సీ ఖర్చు అని పిలుస్తారని మనము చెప్పవచ్చు ఫ్రీక్వెన్సీ ఖర్చు ఎంత ఇది ఫ్రీక్వెన్సీలోని వ్యత్యాసం వక్రీకరణskew jitter మరియు జిట్టర్ లేనట్లయితే మీరు సాధించగలిగే గరిష్ట పౌన పున్యం ఎఫ్ మాక్స్ ద్వారా విభజించబడిన వక్రీకరణ మరియు జిట్టర్ స్థానంలో వాస్తవ పౌన పున్యాన్ని మైనస్ చేస్తుంది కాబట్టి మీరు దీనిపై అంకగణిత సాధనం చేస్తే వ్యక్తీకరణ t skew జిట్టర్ ప్లస్ టి లాజిక్ సెటప్ ప్లస్ t skew జిట్టర్ వస్తుంది మీరు వీలైనంతవరకు వక్రీకరణను తగ్గించగలిగితే ఈ ఫ్రీక్వెన్సీ ఖర్చు కూడా తదనుగుణంగా తగ్గుతుంది డిజైనర్కు ప్రధాన సవాలు ఒకటి క్లాక్ సర్క్యూట్ను ఎలా డిజైన్ చేయాలి క్లాక్ నెట్వర్క్ను ఎలా డిజైన్ చేయాలి అంటే మీ వక్రీకరణ మరియు జిటర్ కనిష్టీకరించబడతాయి ఎందుకంటే ఇది నా నియంత్రణలో ఎలా ఉంటుందో మీరు చెప్పగలరు ఎందుకంటే ఒకసారి నేను చిప్ను తయారు చేసినట్లఐతే ఎంత ఆలస్యం పడుతుందో నాకు తెలియదు కానీ కనీసం మీరు ప్రయత్నించవచ్చు అన్ని గడియారపు తీగ పొడవు సుమారుగా సమానంగా ఉండేలా మీరు ప్రయత్నించవచ్చు తద్వారా అంచనా ఆలస్యం ఒకే విధంగా ఉండాలి కాబట్టి ఆలస్యం వైవిధ్యం కనిష్టంగా ఉండాలి ఈ వక్రీకరణ తక్కువగా ఉండాలి మీరు ఆశించేది ఇదే కాబట్టి ఇది ఏమిటి మరియు నేను చూపిస్తున్న ఒక నమూనా డేటా కాబట్టి 1 గిగాహెర్ట్జ్ గరిష్ట పౌన పున్యం కోసం ఇది నేను చూపిస్తున్న ఒక నమూనా ప్లాట్లు ఈ వక్రీకరణ మరియు జిట్టర్ 0 నుండి పెరుగుతున్నప్పుడు ఈ సంఖ్యలు పికోసెకన్లు240 పికోసెకన్ల వరకు మీరు 1 గిగాహెర్ట్జ్ నుండి 800 మెగాహెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ తగ్గుదల చూడవచ్చు కాబట్టి వక్రీకరణ మరియు జిట్టర్ పెరుగుతున్న కొద్దీ మీ గరిష్ట frequency కూడా తగ్గుతుంది మన తరువాతి తరగతులలో మన గడియార రూపకల్పనలో గడియారపు చెట్టు రూపకల్పనలో ఈ రకమైన ఉపన్యాసాలలో చర్చించబోయే ఒక విషయం ఏమిటంటే మన గడియారపు సర్క్యూట్రీని మీరు ఎలా రూపొందించవచ్చో చూద్దాం సాధ్యమైనంతవరకు ఫ్రీక్వెన్సీ ఖర్చును సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ఇది చాలా ముఖ్యమైన భాగం కాబట్టి ఈ ఉపన్యాసంలో నేను ఈ రోజు మాట్లాడినదంతా ఫ్రీక్వెన్సీ ఖర్చు అంటే అనే భావనను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాము మనం ఎంత ఫ్రీక్వెన్సీని త్యాగం చేయాలి అంటే వక్రీకరణ మరియు జిట్టర్ ఉనికిలో కూడా కార్యకలాపాల గరిష్ట వేగం అందుకోవడం ఎలా ఇతర పారామితులు మనకు ఎటువంటి నియంత్రణ లేనివి ఉదాహరణకు సమయం మరియు సెటప్ సమయాన్ని చూడండి ఇవి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క లక్షణం నిల్వ అంశాలు మనము అందించాల్సిన సమయం అవి తప్పనిసరి ఆలస్యం అవసరాలు కానీ వక్రీకరణ మరియు జిట్టర్ మాత్రం మీరు నియంత్రించగల విషయం కాబట్టి మనము తదుపరి ఉపన్యాసంలో మరికొన్ని ఉదాహరణలను చూద్దాము తద్వారా ఇతర పారామితులలో ఆలస్యం పరంగా మనము ఎలాంటి పై చేయి పొందగలము అనే దాని గురించి మీకు మంచి అనుభవం కలుగుతుంది తద్వారా మీరు కొంత సమయ ఉల్లంఘనలను నివారించవచ్చు మీరు మీ సర్క్యూట్ను అధిక వేగంతో అమలు చేయగలరు దీనితో మనం ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము